ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ అండ్ డిజైన్ యొక్క మాడ్యూల్ 4 కు స్వాగతం సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క ఇబ్బందులను గురించి మనం ఇప్పటివరకు పరిశీలించాము మరియు కొన్ని సంక్లిష్టతలను సాఫ్ట్వేర్ అభివృద్ధి యొక్క కొన్ని సంక్లిష్టతలకు మూలాలను ఆపై ఈ సంక్లిష్టతను నిర్వహించగలగడానికి తగిన ఉపకరణాలు సాధనాలను రూపొందించడం పరిశీలించాము దీనికి ముందు మాడ్యూల్ మాడ్యూల్ 3 లో మనము రెండు నమూనా వ్యవస్థల నిర్మాణాన్ని అధ్యయనం చేసాము మరియు ఆ నమూనా వ్యవస్థల అధ్యయనం నుండి సేకరించాము సంక్లిష్ట వ్యవస్థల యొక్క 5 ప్రాథమిక లక్షణాలను మనము సేకరించాము సంక్లిష్ట వ్యవస్థలు తప్పనిసరిగా క్రమానుగత స్వభావంతో ఉండాలని ప్రిమిటివ్ ల యొక్క నిర్వచనం ఉండాలని దాని భాగాల మధ్య విషయాల విభజన ఉంటుందని విభిన్నమైన వ్యవస్థల అంతటా కొన్ని సాధారణ నమూనాలు ఉంటాయని మరియు మనం అభివృద్ధి కోసం కొన్ని స్థిరమైన ఇంటర్మీడియట్ రూపాలను నిర్వచించవలసిన అవసరం ఉంటుందని మనము అర్థం చేసుకున్నాము దానితో సన్నద్ధమై ఇప్పుడు మనము డిజైన్ సమస్య విశ్లేషణ మరియు డిజైన్ సమస్యకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాము మరియు సంక్లిష్టతను మనము ఎలా బాగా నిర్వహిస్తామో పరిశీలిస్తాము కాబట్టి ఈ మాడ్యూల్ ప్రధానంగా సంక్లిష్టతను నిర్వహించే విధానాలకు సంబంధించినది మాడ్యూల్ అవుట్ లైన్ ఉన్నదున్నట్లుగా మీ స్లైడ్ యొక్క ఎడమ వైపున ఉంది ఇప్పుడు సంక్లిష్టతను నిర్వహించడానికి మనము విధానాన్ని 2 భాగాలుగా విభజిస్తాము లేదా సంక్లిష్టతను నిర్వహించడానికి 2 భాగాలు ఉన్నాయని మనము కనుగొన్నాము ఒకటి వ్యవస్థీకృత సంక్లిష్టత అని మనం చెప్పగలము ఇది ఒక రకమైన సంక్లిష్టత ఇక్కడ మనం నిర్మాణాన్ని కనుగొనగలుగుతాము మనము నమూనాలను కనుగొనగలుగుతాము పరికరం సాధనాలు మరియు యంత్రాంగాలను తయారు చేయగలుగుతాము దీని ద్వారా మనము మొత్తం సమస్యను మరింత సరైన విధానంలో పరిశీలించవచ్చు కాబట్టి మనము వాటిని చర్చిస్తాము మరియు ఒక సంక్లిష్ట వ్యవస్థ కోసం ప్రామాణిక రూపమైన కానానికల్ రూపానికి దారితీస్తాము కాబట్టి మనం రూపకల్పన చేయాలనుకునే ఏదైనా సంక్లిష్ట వ్యవస్థ ఈ కానానికల్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నిస్తాము మరియు అందుకే దీనిని వ్యవస్థీకృత సంక్లిష్టత అంటారు సంక్లిష్టత యొక్క మరొక భాగం దురదృష్టవశాత్తు ఈ రోజు ఉన్నట్లుగా అస్తవ్యస్తంగా ఉంది మరియు అది మనతో వ్యవహరించాలి విశ్లేషణ మరియు రూపకల్పన యొక్క మొత్తం ప్రక్రియలో ఒక ప్రధాన లేదా ముఖ్యమైన భాగం లేదా చాలా ముఖ్యమైన భాగం మానవ ఆట ఎందుకంటే ఇది మానవ ప్రక్రియ ఇక దురదృష్టవశాత్తు మానవ సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది మరియు ఇది మొత్తం విశ్లేషణ మరియు రూపకల్పన సమస్య యొక్క చాలా సంక్లిష్టతకు దారితీస్తుంది మనము చాలా సమాచారాన్నిఒకేసారి నిర్వహించలేము కాబట్టి మనం మొదటిసారిగా ఒక సంక్లిష్ట వ్యవస్థలోకి తోయబడినప్పుడు దానిని సరళంగా చెప్పాలంటే మనం దారి తప్పు తాము ఏ వ్యక్తి అయినా దానిలో ప్రావీణ్యం పొందలేడు మరియు దానిని గ్రహించలేడు కాబట్టి మనము నీటిలోకి తోయబడిన పిల్లవాడు ఈత నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విధంగా కష్టపడతాము కాబట్టి సంక్లిష్టత యొక్క ఈ అంశం అస్తవ్యస్తమైన సంక్లిష్టతగా పిలవబడుతుంది లేదా వర్గీకరించబడుతుంది ఎందుకంటే మనం దీన్ని మరింతగా నిర్వహించడానికి ముందు సాంకేతికతలు సాధనాలు మరియు అవగాహన పరంగా ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇది సమస్యల ప్రధాన కారణాలలో ఒకటి మరియు పురోగమిస్తూనే ఉంటుంది కాబట్టి మొదట వ్యవస్థీకృత సంక్లిష్టతను పరిశీలిద్దాం సంక్లిష్ట వ్యవస్థలు క్రమానుగతంగా ఉన్నాయని మనం చూశాము ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వెళ్లి సోపానక్రమం ఒకటే కాదని ఒక వ్యవస్థలో బహుళ విభిన్న సోపానక్రమాలు సాధ్యమవుతాయి అని చెప్తాము మరియు వీటిలో విశ్లేషణ మరియు రూపకల్పన ప్రక్రియను చాలా గణనీయంగా ప్రభావితం చేసే 2 సోపానక్రమాలు డికాంపొజిషన్ సోపానక్రమాలు వీటిని సాధారణంగా పార్ట్ ఆఫ్ లేదా హాస్ ఏ సోపానక్రమం అని పిలుస్తారు మరియు వెలికితీత సోపానక్రమాలు మనం చూద్దాం కాబట్టి మనము పర్సనల్ కంప్యూటర్ యొక్క నిర్మాణాన్ని విశ్లేషించాము పర్సనల్ కంప్యూటర్ CPU మెమరీ కీబోర్డ్ హార్డ్ డిస్క్లతో కూడి ఉంటుంది మరియు సహజంగానే ఇది సోపానక్రమం అని మనము గుర్తించాము కాబట్టి ఈ సోపానక్రమం ఒక కూర్పు సోపానక్రమం కాబట్టి మీరు పైనుండి చూస్తే మనము దీనిని డికాంపొజిషన్ సోపానక్రమం అని పిలుస్తాము అంటే నేను CPU ని విడదీస్తే నేను ఈ భాగాన్ని పొందుతాను నేను పర్సనల్ కంప్యూటర్ను విడదీస్తే నేను ఈ భాగాలను పొందుతాను నేను ఒక CPU ని విడదీస్తే నాకు ALU లభిస్తుంది నాకు ప్రైమరీ మెమరీ లభిస్తుంది నాకు పార్సర్లు లభిస్తాయి నేను ALU ని విడదీస్తే నేను రెసిస్టర్లు పొందుతాను కాబట్టి అటువంటి సోపానక్రమం డికాంపొజిషన్ లేదా హాస్ ఏ అంటే కలిగి ఉండే సోపానక్రమం అంటారు అంటే పర్సనల్ కంప్యూటర్ CPU ని కలిగి ఉందని పర్సనల్ కంప్యూటర్ మెమరీని కలిగి ఉందని CPU ALUని కలిగి ఉందని నేను చెప్పగలను కాబట్టి హాస్ ఏ సోపానక్రమం డికాంపొజిషన్ సోపానక్రమం యొక్క ఒక చిన్న రూపం దీనికి విరుద్ధంగా నేను CPU ని చూసినప్పుడు నేను కేవలం ఏం చెబుతానంటే నా ఉద్దేశ్యం CPU కి ప్రోగ్రాంలను అమలు చేయగల కార్యాచరణ ఉంది ఇది ఒక రకమైన ALU మెమరీ బస్సు మరియు అన్నింటినీ కలిగి ఉంటుంది కాని మన దగ్గర ఉన్న CPU ఏమిటో మనము చెప్పలేదు CPU యొక్క విభిన్న వైవిధ్యాలు ఉన్నాయని మనందరికీ తెలుసు కనుక ఇది పెంటియమ్ కావచ్చు ఇది పెంటియమ్ MMX పెంటియమ్ II సెలెరాన్ పెంటియమ్ III ఆల్ఫా CPU మరియు మొదలగునవి కావచ్చు కాబట్టి ఇవన్నీ వివిధ రకాలైన CPUలు మరియు ఇవన్నీ విభిన్నమైనవి ఇప్పుడు మనము ఒక CPU గురించి మాట్లాడినప్పుడు ఇది నిర్దిష్టంగా ఏదో చెప్పలేదు కాబట్టి ఈ ప్రాసెసర్లన్నీ వాటి వివరాలలో భిన్నంగా ఉంటాయి కానీ అవి ఒకే కార్యాచరణను అంటే ప్రోగ్రామ్ను అమలు చేయగల సామర్థ్యం మెమరీని యాక్సెస్ చేయడం ప్రాసెసర్ ద్వారా పనిచేయడం వంటి వాటి యొక్క కార్యాచరణను కలిగి ఉంటాయి కాబట్టి పెంటియమ్ ఒక CPU అని మనం సులభంగా చెప్పగలం ఇది ఒక ఉదాహరణ ఇది ఒక రకమైన CPU కానీ ఆపై మనకు పెంటియమ్ MMX ఉంది ఇది మల్టీమీడియా కార్యాచరణతో ఉన్న పెంటియమ్ కాబట్టి పెంటియమ్ MMX ఒక పెంటియమ్ అని మేము చెప్తాము కాని దానిలో ఇంకా అధికంగా ఉంది సెలెరాన్ ఒక పెంటియమ్ II అని చెప్తారు ఎందుకంటే సెలెరాన్ ఏమి చేయగలదో పెంటియమ్ II ఏమి చేయగలదో సెలెరాన్ కూడా చేయగలదు కాబట్టి సోపానక్రమం యొక్క భావన కొద్దిగా భిన్నంగా ఉంటుందని మనము ఇక్కడ చెబుతున్నాము ఇది ఒక ఈస్ ఏ సోపానక్రమం అని మనము చెప్తున్నాము ఇది ఒక కాన్సెప్ట్ పెంటియమ్ లో వివిధ రకాల వైవిధ్యాలు ఉన్నాయి ఇవన్నీ వాస్తవానికి సిపియు ఒక భావన ఏమిటంటే పెంటియమ్ వేర్వేరు వైవిధ్యాలను కలిగి ఉంది కానీ అవన్నీ ఒకే x86 నిర్మాణాన్ని పంచుకుంటాయి కాబట్టి ముందు ముందు చాలా ఎక్కువగా మాట్లాడుకునే ఈ రకమైన సోపానక్రమాన్ని సంగ్రహణ సోపానక్రమం అంటారు లేదా మీరు చూసినట్లుగా వ్యక్తీకరణలు ఈస్ ఏ వంటి సాధారణ ఆంగ్ల పదబంధాన్ని ఉపయోగిస్తాయి కాబట్టి సాధారణంగా దీనిని ఈస్ ఏ సోపానక్రమం అంటారు ఇప్పుడు ఈ 2 సోపానక్రమాలను సాధారణంగా 2 నిర్మాణాల పరంగా సూచిస్తారు వీటిని క్లాస్ స్ట్రక్చర్ మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అంటారు క్లాస్ స్ట్రక్చర్ మనకు సంగ్రహణ సోపానక్రమం ఇస్తుంది మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మనకు డికాంపొజిషన్ సోపానక్రమం ఇస్తుంది ఇది ఎందుకు ఈ విధంగా ఉందో మనము చూపిస్తాము కాబట్టి మొత్తంగా మనం చెప్పేది ఏమిటంటే సంక్లిష్ట వ్యవస్థ ప్రాతినిధ్యంలో 2 రకాల ఆర్తోగోనల్ యాక్సెస్ ఉన్నాయి ఒకటి సంగ్రహణ సోపానక్రమం గురించి మాట్లాడుతుంది మరొకటి డికాంపొజిషన్ సోపానక్రమం గురించి మాట్లాడుతుంది సంగ్రహణ సోపానక్రమం గురించి మాట్లాడేది క్లాస్ స్ట్రక్చర్ని నిర్వచిస్తుందని మనం చెబుతాము డికాంపొజిషన్ సోపానక్రమం గురించి మాట్లాడేది ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని గురించి మాట్లాడుతుందని మనం చెబుతాము ఇక్కడ మీరు కొన్ని విషయాలను గమనించండి మీకు క్రొత్తగా ఉంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ డిజైన్ మరియు ప్రోగ్రామింగ్ మీకు పూర్తిగా క్రొత్తది అయితే మీరు ఈ గమనికను విస్మరించవచ్చు ఎందుకంటే మీకు ఈ గందరగోళం ఉండదు అయితే మీకు OP లో OADObject oriented Analysis Designలో కొంత నేపథ్యం ఉంటే అప్పుడు మీరు క్లాస్ మరియు ఆబ్జెక్ట్ అనే పదాన్ని C Java ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీకు తెలిసిన క్లాస్ ఆబ్జెక్ట్స్ ఇన్స్టాన్స్ మొదలైన దానితో గందరగోళానికి గురిఅవుతారు కానీ ఇక్కడ మనము ఆ కోడింగ్ వివరాల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ మనము క్లాస్ మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ల పరంగా ప్రాతినిధ్యం వహించే ఉన్నత స్థాయి భావనల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి నేను మీకు సిఫారసు చేసిన టెక్స్ట్ బుక్ ఇది బూచ్ యొక్క టెక్స్ట్ బుక్ నుండి చాలా మంచి రేఖాచిత్రం మరియు ఇక్కడ 2 వేర్వేరు అక్షం గీస్తున్నట్లు మీరు చాలా స్పష్టంగా చూడవచ్చు ఇది సంగ్రహణ అక్షం మరియు ఇది డికాంపొజిషన్ అక్షం కాబట్టి నేను చూడగలను మనము ఏదో ఒక వ్యవస్థను చూస్తున్నాము కాని మీరు ఈ అక్షం వెంట ఉన్న ఏదైనా వ్యవస్థను చూస్తే అప్పుడు మీరు చూసేది క్లాస్ C1 లాంటిది CPU అయిన ఏదో కాన్సెప్ట్ ఉంది అప్పుడు కొన్ని ప్రత్యేకతలున్న క్లాస్ కాన్సెప్ట్ లు ఉన్నాయి అంటే C2 C3 C4 క్లాస్ లు C1 లాగా ఉంటాయి కాని అంతకంటే ఎక్కువ కాబట్టి C1 CPU అయితే C2 పెంటియమ్ కావచ్చు C3 మాక్ ప్రాసెసర్ కావచ్చు C4 ఆల్ఫా ప్రాసెసర్ కావచ్చు 1015 మరియు అప్పుడు మనకు C7 ఉంది ఇది C2 ఈ యారో ప్రాథమికంగా IS A కాబట్టి C7 అనేది C2 కాబట్టి C7 ఒక సెలెరాన్ ఒక పెంటియమ్ కాబట్టి మనకు కాబట్టి మీకు ఇక్కడ సిపియు ఉంది మనకు పెంటియమ్ ఉంది మనకు మాక్ ఉంది మనకు ఆల్ఫా ఉంది మనకు సెలెరాన్ ఉంది కాబట్టి ఇవి పర్సనల్ కంప్యూటింగ్ వ్యవస్థ పరంగా సాధ్యమయ్యే వేర్వేరు ప్రత్యేక రకాల సిపియులు అని చెప్పవచ్చు మరియు ఇది పెంటియమ్ కలిగి ఉన్న అన్ని లక్షణాలను సెలెరాన్ కలిగి ఉందని తద్వారా CPU కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పే క్లాస్ స్ట్రక్చర్ కి దారితీస్తుంది స్వతంత్రంగా ఆల్ఫాలో CPU కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్నాయి మరియు ప్రవర్తన యొక్క ఈ సాధారణత పరంగా మీరు మొత్తం వ్యవస్థను పరిశీలించినప్పుడు మనము క్లాస్ స్ట్రక్చర్ ద్వారా చూస్తున్నాము అది అబ్స్ట్రాక్షన్ సోపానక్రమం మరొక వైపు మీరు దీనిని పరిశీలిస్తే దీనిని చుట్టుముడుతూ చుక్కల పెట్టెలు ఉన్నాయని మీరు కనుగొంటారు ఇది ప్రాథమికంగా ఇది ఒక ఆబ్జెక్ట్ అని చెబుతుంది ఇది మనము వ్యవహరిస్తున్న ఒక ఎంటిటీ కాబట్టి ఇది మరొక ఎంటిటీ కాబట్టి మనము ఈ ఆబ్జెక్ట్ లేదా ఈ ఎంటిటీని పరిశీలిస్తే మీకు ఇది ఉంది మీకు మరొకటి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుతున్న ఒక రకమైన డికాంపొజిషన్ కాబట్టి ఒకవేళ ఇది CPU అయితే ఇది మీ ALU కావచ్చు ఇది మీ మెమరీ కావచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా పార్ట్ ఆఫ్ సోపానక్రమం లేదా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అని పిలువబడే డికాంపొజిషన్ సోపానక్రమం కాబట్టి మీరు మొత్తం వ్యవస్థను వేర్వేరు ఆబ్జెక్ట్ ల పరంగా వివిధ భాగాల విలువల పరంగా మరియు దానిలో ఉన్న ఉప భాగం సోపానక్రమం ఏమిటి అనే దానిని బట్టి చూడవచ్చు కాబట్టి ఇవి 2 ముఖ్యమైన సోపానక్రమాలు దీని ద్వారా నేటి సంక్లిష్ట వ్యవస్థలు వర్గీకరించబడతాయి చర్చించబడతాయి కాబట్టి దీనితో ఇప్పుడు మనం ఒక సంక్లిష్ట వ్యవస్థ యొక్క కానానికల్ రూపం అని చెప్తున్నాము ఇప్పుడు దానిని మనం రెండు ప్రధాన లక్షణాల పరంగా వివరించవచ్చు ఒకటి మనం చెప్పేది సిస్టమ్ ఆర్కిటెక్చర్ అంటే రెండు ఆర్తోగోనల్ వీక్షణ అయిన క్లాస్ స్ట్రక్చర్ అబ్స్ట్రాక్షన్ సోపానక్రమం ఆ వ్యవస్థలో ఎలా కనిపిస్తుంది మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏమిటి అంటే ఆ వ్యవస్థలో డికాంపొజిషన్ సోపానక్రమం ఎలా కనిపిస్తుంది ఈ రెండు కలిపి సాధారణంగా సంక్లిష్ట వ్యవస్థ యొక్క సిస్టమ్ ఆర్కిటెక్చర్గా సూచిస్తారు మరొకటి మనం మునుపటి మాడ్యూల్లో అధ్యయనం చేసినవి సంక్లిష్ట వ్యవస్థ యొక్క 5 విభిన్న లక్షణాలు మరియు ఈ లక్షణాల పరంగా మనము సంక్లిష్ట వ్యవస్థను విశ్లేషించి ప్రతిబింబించ వలసిన అవసరం ఉంది కాబట్టి మనం 5 గుణాలు సిస్టమ్ ఆర్కిటెక్చర్లో కలిపి చేసినప్పుడు అప్పుడు మనము సంక్లిష్ట వ్యవస్థను కానానికల్ రూపంలో ఉంచాము అని చెబుతాము కాబట్టి ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించవలసినది తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ మనం ఏ నిర్దిష్ట సంక్లిష్ట వ్యవస్థ గురించి మాట్లాడటం లేదు మనము ఏ సంక్లిష్ట వ్యవస్థ గురించి మాట్లాడినా ఈ నిర్మాణం మరియు లక్షణాల పరంగా మనము దానిని ప్రతిబింబించగలుగుతాము మరియు అందుకే దీనిని కానానికల్ లేదా ప్రామాణికమైన ప్రాతినిధ్య రూపంగా పిలుస్తారు మరియు ఈ ప్రాతినిధ్యం పూర్తయిన తర్వాత మనకు సంక్లిష్ట వ్యవస్థ యొక్క చాలా మంచి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ ప్రక్రియలో సంక్లిష్ట వ్యవస్థ యొక్క సంపూర్ణ సంక్లిష్టత దానిని అర్థం చేసుకోవడం దానిని విశ్లేషించడం దానితో వ్యవహరించడం పరంగా మనము కనుగొన్నాము మనము దానిని కానానికల్ రూపంలో ఎలాగోలా నిర్వహించగలిగాము మరియు ఇది మొత్తం వ్యవస్థ యొక్క వ్యవస్థీకృత సంక్లిష్టత అని మనము పిలుస్తాము సమయం 1448 స్లైడ్ చూడండి కాబట్టి ఇది కానానికల్ రూపం యొక్క దృష్టాంతం మళ్ళీ అదే టెక్స్ట్ బుక్ నుండి వచ్చింది కాబట్టి మీరు దీని అర్థం ఏమిటో పరిశీలిస్తే ఇది క్లాస్ సోపానక్రమం క్లాస్ స్ట్రక్చర్ అది సంగ్రహణ సోపానక్రమం ఇది డికాంపొజిషన్ సోపానక్రమం లేదా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ మరియు ఇవి ఏమిటో మీరు చూస్తే ఇవి వాస్తవానికి ఆబ్జెక్ట్ లు కాబట్టి ఈ భాగాన్ని కొత్తగా జతచేస్తున్న ఈ భాగం కానానికల్ రూపం భాగం వాస్తవానికి ఆ లక్షణంతో జతచేయబడుతున్నది ప్రాథమికంగా ఈ రెండు అక్షముల యొక్క క్రాస్ ఉత్పత్తి లేదా కలయిక కాబట్టి మీరు చూస్తే మీకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది మరియు ఇది ఈ ఆబ్జెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ మీరు ధృవీకరించవచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ దీని అర్థం ప్రాథమికంగా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ఇది ప్రాథమికంగా ఒకే ఆబ్జెక్ట్ కానీ మీరు కొంచెం జాగ్రత్తగా చదవగలిగేది క్షమించండి క్షమించండి అది పరిమాణం పరంగా స్పష్టంగా లేదు ఇక్కడ ఇది 3 అని వ్రాయబడింది అంటే ఇది ఈ ఆబ్జెక్ట్ అని అర్ధం ఈ ఆబ్జెక్ట్ C3 ఆబ్జెక్ట్ క్లాస్ స్థితి నుండి ఇది 7 కాబట్టి ఇది క్లాస్ 7 ఆబ్జెక్ట్ కాబట్టి ఇది C7 ఆబ్జెక్ట్ అని మీరు చెప్పవచ్చు ఇది C3 ఆబ్జెక్ట్ కాబట్టి ఈ సోపానక్రమం ఈ ఆబ్జెక్ట్లు వాటి ప్రవర్తనను పైనుంచి క్రిందికి ఎలా పొందబోతున్నాయో మీకు చెబుతుంది మరియు ఈ సోపానక్రమం మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు మరియు ఇక్కడ ఎలా కలిసిపోతుందో వాటి భాగం నిర్మాణం ఎలా ఉందో మీకు చెబుతుంది మరియు ఈ విధానాలలో ఏది ఆబ్జెక్ట్ మోడళ్లను నిర్వచించాలో మనం చూస్తాము వాటిని ప్రాథమిక సంగ్రహణ లేదా ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ అని పిలవడం ప్రారంభిస్తామని చూస్తాము వాటిని మాడ్యులారిటీ ఎన్క్యాప్సులేషన్ మరియు ఆ లక్షణాలన్నీ పిలవడం ప్రారంభిస్తామని చూస్తాము కానీ ఇది మనం గుర్తుంచుకోవలసిన ప్రాథమిక వ్యవస్థ నిర్మాణం కాబట్టి దయచేసి ఈ రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను ఇది ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ఉదాహరణ కానానికల్ గా సంక్లిష్ట వ్యవస్థ ఎలా ఉండాలి రెండు ఆర్తోగోనల్ అక్షముల నుండి విశ్లేషించినప్పుడు క్లాస్ స్ట్రక్చర్ లేదా ఆబ్స్ట్రాక్షన్ సోపానక్రమం ఆ వ్యవస్థలోని విభిన్న భావనల మధ్య ప్రత్యేకత ఏమిటో చెబుతుంది మరియు ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ లేదా డికాంపొజిషన్ సోపానక్రమం ఒక భాగం ఉప భాగం ఉప ఉప భాగాల మధ్య సంబంధం ఏమిటో చెబుతుంది మరియు ఈ రెండు కానానికల్ రూపముల యొక్క ఇంటర్మిక్స్ వల్ల మధ్యలో మనము నిజంగా నిర్మించడానికి ప్రయత్నిస్తున్న వ్యవస్థ ఉద్భవిస్తుంది ఇప్పుడు మరొక వైపుకు వస్తే కాబట్టి ఇది వ్యవస్థీకృత సంక్లిష్టత గురించి చివరకు మానవులు మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా కొన్ని అస్పష్టమైన వర్ణనల నుండి కొన్ని అస్పష్టమైన పరస్పర చర్యల నుండి తెలిసి తెలియని జ్ఞానం అసంపూర్ణమైన ఆలోచనలు మరియు మొదలైన వాటి నుండి విశ్లేషించి ఈ కానానికల్ రూపాన్ని నిర్మించవలసి ఉంటుందిమరియు ఎవరైనా సంక్లిష్ట వ్యవస్థలోకి తోయ బడినప్పుడు అది ఆ వ్యక్తి యొక్క సంగ్రహణ శక్తికి మించిపోతుంది వేర్వేరు మనస్తత్వవేత్త మరియు మనోరోగ వైద్యుడు కొంత కాలానికి లెక్కించడానికి ప్రయత్నించిన కొన్ని పరిశీలనలు ఇక్కడ ఉన్నాయి సాధారణంగా చెప్పబడేది ఏమిటంటే గరిష్ట సంఖ్యలో సమాచార భాగాలు అంటేఒకవేళ మీరు సరళమైన సమాచారంతో వ్యవహరిస్తే మనము ఒకేసారి గ్రహించగలిగేది ఒక వ్యక్తికి 7 గా ఉంటుంది ఇప్పుడు అది ఆ సంఖ్య చుట్టూ కొంతమందికి కొద్దిగా తక్కువగా ఉండవచ్చు కొంతమందికి కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు ఇప్పుడు ఈ సమాచార భాగం ఏదైనా కావచ్చు ఇది స్వతంత్ర భావనలు కావచ్చు ఇది ఒక ఫంక్షన్లో వేరియబుల్స్ సంఖ్య కావచ్చు ఇది మీరు చిత్రంలో చూసే విభిన్న భాగాలు లేదా విభిన్న ముఖ్యమైన విషయాలు కావచ్చు కానీ అదే సమయంలో మనం చాలా ఎక్కువ భావనలను ఒకేసారి నిర్వహించలేము చాలా సమాచార భాగాలను ఒకేసారి నిర్వహించలేము ఇది సంక్లిష్ట వ్యవస్థతో విశ్లేషించటం లేదా విషయానికి రావడం మానవ మేధస్సుకు చాలా కష్టతరం చేస్తుంది మానవ సామర్థ్యం యొక్క పరిమితి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి పరిమితితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతామని మీకు తెలుసు ఇది మనము త్వరగా గ్రహించి త్వరగా మరచిపోతాము మరియు తక్కువ సంఖ్యలో విషయాలను మాత్రమే అక్కడ ఉంచవచ్చు సమస్యను సృష్టించే మరొక ముఖ్యమైన ఇతర పరిమితి ప్రాసెసింగ్ వేగం పరిమితం చేసే అంశం మానవ మెదడు చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి మీకు క్రొత్త సమాచారం ఇస్తే అది ఏమిటి దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి మనము సుమారు 5 సెకన్ల సమయం తీసుకుంటాము కాబట్టి 7 8 భాగాలు మాత్రమే 5 సెకన్లు 10 సెకన్ల సమయంతో ప్రాసెస్ చేయబడుతున్నాయి మొత్తం వ్యవస్థకు సమయ ప్రతికూలత ఒకరు కలిగి ఉండవలసిన సంక్లిష్టతను నిర్వహించ గలిగే సామర్థ్యం లేకపోవడం అనే ప్రతికూలత ఉంది మరియు ఇది సంక్లిష్ట వ్యవస్థతో వ్యవహరించడంలో మానవ భాగస్వామ్యం విభిన్న అభివృద్ధి అభ్యాసాలు ప్రక్రియలు వ్యవస్థీకృత ప్రవర్తన జట్టు నిర్మాణం మరియు మొదలైన వాటి యొక్క ద్వారా చేసే మొత్తం ప్రక్రియకు ఒక కారణం మరియు మాడ్యూల్ ప్రారంభంలో నేను చెప్పినట్లుగా ఇవి ఇప్పటికీ ఏర్పడుతున్నాయి మరియు సూత్రీకరించబడుతున్నాయి మీరు అభివృద్ధి యొక్క వివిధ నమూనాల గురించి విని ఉంటారు కొన్ని తాత్కాలిక నమూనా సాంప్రదాయక నమూనా వాటర్ ఫాల్ మోడల్ మరియు మీకు అజైల్ ఉంది మీకు ఐటరేటివ్ ఉంది మరియు అన్నీ ఉన్నాయి మీరు వీటిని పరిశీలిస్తే ఇవి మంచి మరియు మెరుగైన వ్యవస్థను రూపొందించే ప్రయత్నాలు కాబట్టి మానవ మేధస్సు యొక్క ఈ రకమైన చాలా అస్తవ్యస్తమైన ప్రవర్తన నుండి మనము దానిని మోడ్ స్ట్రక్చర్ రూపంలోకి తీసుకెళ్లవచ్చు ఇక్కడ మీరు తక్కువ ఈ సమయంలో ఎక్కువ సమాచారాన్ని నిర్వహించగలరు కానీ ఇది ఆలోచించవలసిన విషయంగా మిగిలిపోయింది మరియు మొత్తం సమస్య యొక్క ఈ ప్రత్యేక అంశం పరంగా నిజంగా మనం చాలా విలువను జోడించలేము కాబట్టి సంగ్రహంగా మనకు ఇక్కడ అవుట్ లైన్ ఉంది సంక్లిష్టతను నిర్వహించడానికి కొన్ని విధానాలు ప్రధానంగా మనము సిస్టమ్ ఆర్కిటెక్చర్ మరియు 5 లక్షణాలను కలిగి ఉన్న కానానికల్ రూపం గురించి మాట్లాడాము మరియు కానానికల్ రూపం మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరియు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వచ్చే వారంలో మనము ఆబ్జెక్ట్ మోడల్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మరియు మనము వివరణ మరియు అవగాహన కోసం ఈ కానానికల్ రూపంపై తరచుగా ఆధార పడతాము మరియు వీటన్నిటిని కలిపి వ్యవస్థీకృత సంక్లిష్టత అని పిలుస్తారు మరియు మానవ సామర్థ్యం యొక్క పరిమితి కారణంగా మనకు సంక్లిష్టతలో గరిష్ట భాగం ఇప్పటికీ చాలా అస్తవ్యస్తంగా ఉంది మరియు నిర్వహించడం కష్టంగా ఉందని మనము గమనించాము కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో మనం అభివృద్ధి చేయాలనుకుంటున్న సాఫ్ట్వేర్ వ్యవస్థ యొక్క సంక్లిష్టత క్రమం తప్పకుండా పెరుగుతూ నిరంతరం పెరుగుతుందనే ప్రాథమిక సందిగ్ధతకు గురికావడం లేదు మరియు మన స్వంత పరిమితులు స్థిరమైనవి మనము లేదా మన ఈ సంక్లిష్టతను ఎదుర్కోగల సామర్థ్యం స్థిరమైనది కాబట్టి మీరు ఈ దుస్థితిని ఎలా పరిష్కరిస్తారు మరియు అదే విధంగా మనం దీన్ని ఒక విధంగా నిర్వహించడం మరియు ప్రవర్తించడం ఎలా ప్రారంభించగలం తద్వారా దీన్ని మనము బాగా నిర్వహించగలము అనే అంశాలను కొన్నింటిని తదుపరి మాడ్యూల్లో మాడ్యూల్ 5 లో ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాము